RMA Generalizations ఇంతకు పూర్వం మనము rate monotonic scheduler గురించి మరియు కొన్ని సమస్యలు అయినటువంటి మరియు సమాంతర అధిక బరువు నిర్వహణ గురించి తెలుసుకున్నాము ఈ క్రింది ఇవ్వబడిన కొన్ని సూచనలను అనుసరించి rate monotonic scheduler గురించి మరియు rate monotonic scheduler ని ఒకే విధమైన పనులకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఏదైనా పని మరొక పని కంటే ఎక్కువ వ్యవధిని కలిగి ఉంటే టాస్క్ సెట్ శ్రావ్య సంబంధం కలిగి ఉంటుందని చెప్తాము అది తక్కువ కాలపు పనికి గుణించాలి మరో మాటలో చెప్పాలంటే మేము టాస్క్ సెట్లో ఏదైనా 2 పనులు తీసుకుంటే Ti మరియు Tk Pi అయిన Ti యొక్క కాలం అయినటువంటి Pi Pk కన్నా ఎక్కువగా ఉండనివ్వండి అప్పుడు Pi Pk యొక్క కొన్ని గుణకాలు మరియు ఇది టాస్క్ సెట్లోని ప్రతి పనిని కలిగి ఉంటుంది రెండు పనులు తీసుకున్నప్పుడల్లా మరియు ఒక పనికి ఇతర పని కంటే ఎక్కువ కాలం ఉంటే అది తప్పనిసరిగా ఇతర కాలానికి గుణించాలి ఉదాహరణకు శ్రావ్య సంబంధిత టాస్క్ సెట్లో టాస్క్ 1 కోసం సమయ పరిమితి 10 టాస్క్ 2 కోసం సమయ పరిమితి 20 మరియు టాస్క్ 3 కోసం సమయ పరిమితి 60 ఈ సందర్భంలో T1 మరియు T2 అనే 2 ఏకపక్ష పనులు తీసుకుంటే మరియు p2 p1 కన్నా ఎక్కువగా ఉంటే అది p1 యొక్క గుణకం తరువాత ఒకవేళ p2 మరియు p3 తీసుకోబడితే మరియు p3 p2 కన్నా ఎక్కువ అయితే కానీ మళ్ళీp3 p2 యొక్క గుణకం మరియు ఇది ప్రతి జత పనులకు కలిగి ఉంటుంది మరియు పైన ఉన్నది శ్రావ్య సంబంధిత సెటప్ పనులకు ఉదాహరణ ఇది ప్రత్యేకమైన ఈ పరిస్థితులలో జరిగేటటువంటి ఉదాహరణ టాస్క్ సెట్ శ్రావ్య సంబంధం కలిగి ఉంటే మరియు అప్పుడు ఉపయోగం 1 అయినప్పటికీ టాస్క్ సెట్ ని షెడ్యూల్ చేయవచ్చు 10 టాస్క్లను శ్రావ్యంగా సంబంధించిన టాస్క్ పీరియడ్లతో పరిగణించనివ్వండి మరియు మనం లియు లేలాండ్ ప్రమాణాన్ని ఉపయోగిస్తే 0 7 వంటివి కనుగొనబడతాయి 0 7 కంటే తక్కువ వినియోగ టాస్క్ సెట్ షెడ్యూల్ చేయబడదు మరియు ఇది లియు లేలాండ్ యొక్క ఏదైనా అనువర్తనం పని కానీ అప్పుడు శ్రావ్య సంబంధిత టాస్క్ సెట్లో వినియోగం 1 వరకు ఉన్నప్పటికీ టాస్క్ సెట్ షెడ్యూల్ చేయదగినదిగా ఉంది అయితే దీనిపై తలెత్తే ప్రశ్న ఇక్కడ చూపబడుతుంది గణితశాస్త్రపరంగా రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ కింద షెడ్యూల్ చేయదగిన ఏ శ్రావ్య సంబంధితమైన పనుల సమితి అయినా ఇందులో దాని వినియోగం 1 కన్నా తక్కువ లేదా సమానంగా ఉంటుంది పై స్టేట్మెంట్ను నిరూపించడానికి పూర్తి సమయం సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు మరియు పూర్తి సమయం సిద్ధాంతంలో మనకు తెలుసు ప్రతి టాస్క్ సెట్ కోసం మనకు ei మరియు టాస్క్ కోసం తీసుకున్న సమయం ti అప్పుడు అది అమలు సమయం మరియు దాని కాలానికి ముందే వచ్చే అన్ని అధిక ప్రాధాన్యత పనులను అమలు చేయడానికి తీసుకున్న సమయం కన్నా దాని కాలానికి సమానమైనదా లేదా తక్కువ అని తనిఖీ చేయాలి కానీ శ్రావ్య సంబంధిత టాస్క్ సెట్ కోసం pi అనేది pk యొక్క గుణకం అని మనకు తెలుసు అందువల్ల మనం సీలింగ్ ని వదిలేయటం ద్వారా pi ని pk ద్వారా పూర్తిగా విభజించగలము కాబట్టి మనం సీలింగ్ ని తీసివేయవచ్చు మరియు ఈ క్రింది విధంగా రాయవచ్చు కాబట్టి మనం pi ని మొత్తం తో విభజించే ప్రక్రియ ఈక్వేషన్ లో చూడగలరు మనం ఈ విధంగా రాసినట్లయితే మరియు పైకప్పు నుండి pi బయటకు వచ్చినందున అది డివిజన్ చేత రద్దు చేయబడింది అందువలన లేదా మనం ఈ వ్యక్తీకరణను ఈ విధంగా తిరిగి వ్రాయవచ్చు పూర్తి సమయ సిద్ధాంతం ద్వారా టాస్క్ సెట్ యొక్క వినియోగం మొత్తం 1 కన్నా తక్కువ ఉన్నంతవరకు అది దాని గడువును చేరుతుందని మనం చూపించగలము రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ మరియు EDF లను పోల్చినప్పుడు రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ చాలా ప్రయోజనాన్ని కలిగి ఉన్నట్లు చూడవచ్చు బహుళ స్థాయి ప్రాధాన్యత క్యూలో దీని అమలు మరింత సమర్థవంతంగా ఉంటుంది మరియు ప్రాసెసర్ వినియోగం EDF కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది మరియు మనం కాంటెక్స్ట్ స్విచ్లను పరిశీలించి నట్లయితే రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ EDF కన్నా కొంచెం ఎక్కువ కాంటెక్స్ట్ స్విచ్ లను కలిగి ఉంటుంది మరియు హామీ పరీక్ష కొంచెం చిన్నవిషయం కానివి మరియు మనం లియు లెహోజ్కిస్ లేదా లియు లేలాండ్ ప్రమాణాన్ని తనిఖీ చేయాలి అయితే EDF సాధారణ వినియోగం అంటే వినియోగం మొత్తం 1 కన్నా తక్కువ రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ అధికంగా ప్రాచుర్యం పొందింది ఇది స్పేస్ అప్లికేషన్స్ అడ్వాన్స్డ్ ఆటోమేషన్ సిస్టమ్స్ పెద్ద సంఖ్యలో ఎంబెడెడ్ అప్లికేషన్స్ IEEE ఫ్యూచర్ బస్సు యొక్క స్పెసిఫికేషన్ను ప్రభావితం చేసినప్పటికీ మరియు చాలా సమయం క్లిష్టమైన అనువర్తనాల్లో రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ ప్రతి నిజ సమయ ఆపరేటింగ్ సిస్టమ్లో ఉపయోగించబడుతుంది మరియు మద్దతు ఇస్తుంది ఇప్పుడు కొన్ని రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ సాధారణీకరణలను చూద్దాం ఎందుకంటే ఇది కొన్ని పరిస్థితులను నిర్వహించలేదు ఎందుకంటే ఇది మనం చూసిన సాధారణ అల్గోరిథం అందువల్ల ఈ పరిస్థితులను తీర్చగల కొన్ని ఇతర మెరుగుదలలు మనకు ఉండాలి మనం చూసే మొదటిది డెడ్లైన్ మోనోటోనిక్ అల్గోరిథం ఇది రేటు మోనోటోనిక్ అల్గోరిథంలో ఒక చిన్న వైవిధ్యం మరియు పని గడువు మరియు కాలాలు భిన్నంగా ఉన్నప్పుడు మనం దీనిని ఉపయోగించాలి ఇంతకుముందు అన్ని ఉదాహరణలలో టాస్క్ వ్యవధి మరియు గడువు ఒకే విధంగా ఉన్నాయని మనం భావించాము కాని పని గడువు మరియు వ్యవధి భిన్నంగా ఉన్న ఆచరణాత్మక అనువర్తనాలలో పరిస్థితులు ఉండవచ్చు ఉదాహరణకు గడువు వ్యవధి కంటే తక్కువగా ఉండవచ్చు లేదా గడువు కాలం కంటే ఎక్కువగా ఉండవచ్చు గడువు కాలం కంటే ఎక్కువ కాబట్టి గడువు కాలం కంటే తక్కువగా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి గడువు కాలానికి సమానం కానప్పుడు రేటు మోనోటోనిక్ అల్గోరిథం నిజంగా సరైన షెడ్యూల్ వ్యూహం కాదు ఈ సందర్భాలలో డెడ్లైన్ మోనోటోనిక్ అల్గోరిథం సరైనది డెడ్లైన్ మోనోటోనిక్ అల్గోరిథం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన రేటు మోనోటోనిక్ అల్గోరిథంకు చాలా పోలి ఉంటుంది తప్ప 2 పనుల యొక్క ప్రాధాన్యతలు వాటి కాల వ్యవధుల కంటే వారి గడువులను బట్టి కేటాయించబడతాయి అందువల్ల ఒక పనికి మరొక పని కంటే ఎక్కువ కాలం ఉన్నప్పటికీ దానికి తక్కువ గడువు ఉన్నప్పటికీ అది అధిక ప్రాధాన్యతనిస్తుంది మొదట RMA మరియు DMA చేసే ఈ ప్రశ్నకు సమాధానం ఇద్దాం అంటే రేటు మోనోటోనిక్ అల్గోరిథం మరియు డెడ్లైన్ మోనోటోనిక్ అల్గోరిథం రెండూ కొన్ని పరిస్థితులలో ఒకే షెడ్యూల్ను ఉత్పత్తి చేస్తాయి వ్యవధి మరియు గడువు ఒకేలా ఉంటే డెడ్లైన్ మోనోటోనిక్ అల్గోరిథం రేట్ మోనోటోనిక్ అల్గోరిథం లోకి సరళీకృతం అవుతుంది కానీ ఏకపక్ష సాపేక్ష గడువు కోసంవేర్వేరు షెడ్యూల్లను ఉత్పత్తి చేసే కాలానికి భిన్నంగా వాటి గడువు ఉండవచ్చు ఉదాహరణకు రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ విఫలమైనప్పుడు కూడా గడువు మోనోటోనిక్ షెడ్యూలర్ సాధ్యమయ్యే పరిష్కారంతో రావచ్చు మరోవైపు గడువు మోనోటోనిక్ షెడ్యూలర్ విఫలమైనప్పుడు రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ ఖచ్చితంగా విఫలమవుతుంది మా ప్రయోజనం కోసం రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ లేనప్పుడు గడువు మోనోటోనిక్ అల్గోరిథం సాధ్యమయ్యే షెడ్యూల్ను ఉత్పత్తి చేయగలదని మేము దాని దశ విలువ వద్ద ఉపయోగిస్తాము ఉదాహరణకు మనకు 3 టాస్క్లు T1 T2 T3 ఉన్నాయి మరియు వాటి అమలు సమయం 10 15 20 వ్యవధి 15100 20 మరియు గడువు T1 T2 T3 కొరకు వరుసగా 35 20 200 మిల్లీసెకన్లు వారి షెడ్యూల్ పై రేటు మోనోటోనిక్ అల్గోరిథం మరియు గడువు మోనోటోనిక్ అల్గోరిథం ఉపయోగించి తనిఖీ చేయబడుతుంది రేటు మోనోటోనిక్ అల్గోరిథంను వర్తింపజేసేటప్పుడు టాస్క్ T1 అత్యధిక ప్రాధాన్యత కలిగిన పని టాస్క్ T2 రెండవ అధిక ప్రాధాన్యత మరియు టాస్క్ T3 అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన పని కానీఇచ్చిన గడువులో మోనోటోనిక్ అల్గోరిథం టాస్క్ T2 అత్యధిక ప్రాధాన్యత కలిగిన పని ఎందుకంటే దీనికి అతి తక్కువ గడువు ఉంది టాస్క్ T1 రెండవ అత్యధిక ప్రాధాన్యత కలిగిన పని మరియు టాస్క్ T3 అతి తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది పనులకు కేటాయించిన ప్రాధాన్యతలు భిన్నంగా ఉన్నాయని ఇది సూచిస్తుంది మరియు ఇక్కడ ఉన్న కష్టం ఏమిటంటే రేటు మోనోటోనిక్ విశ్లేషణ పూర్తి సమయం సిద్ధాంతం లియు లేలాండ్ ప్రమాణం మొదలైన వాటి కోసం మనకు లభించిన ఫలితాలు గడువు మోనోటోనిక్ అల్గోరిథంకు వర్తించవు ఎందుకంటే ఇక్కడ గడువు రేటు మోనోటోనిక్ అల్గోరిథం కంటే అసైన్మెంట్ భిన్నంగా ఉంటుంది రేటు మోనోటోనిక్ విశ్లేషణ కోసం లియు లేలాండ్ ప్రమాణాన్ని తనిఖీ చేసినప్పుడు ఇది షెడ్యూల్ చేయలేమని మనం గమనించాము ఆపై మనం గడువు మోనోటోనిక్ అల్గోరిథం కోసం పూర్తి సమయం తనిఖీ చేసాము మరియు తరువాత సెట్ చేయబడిన అన్ని పనులు వాటి మొదటి గడువుకు అనుగుణంగా ఉన్నాయో లేదో కూడా తనిఖీ చేసాము చివరికి మనం గమనించినది ఏమిటంటే టాస్క్ సెట్ గడువు మోనోటోనిక్ అల్గోరిథం క్రింద షెడ్యూల్ చేయబడుతుంది ఇది సందర్భం మారే ఈ సందర్భం ఆచరణాత్మకంగా ముఖ్యమైనది ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం సందర్భ మార్పిడి సమయం గణనీయంగా ఉంటుంది కొన్నిసార్లు చిన్న పని అమలు సమయాలతో పోలిస్తే విధి అమలు సమయాలు క్రమం కొన్ని మిల్లీసెకన్లు 50 20 లేదా 10 మిల్లీసెకన్లు కావచ్చు అయితే సందర్భం మారే సమయం సాధారణంగా 1 మిల్లీసెకన్లు విధి గడువు మరియు పని అమలు సమయం దగ్గరగా ఉన్నాయి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కాంటెక్స్ట్ స్విచ్ సమయాలతో విధిని పోల్చవచ్చు అప్పుడు ఈ సంగతి మన విశ్లేషణలో విస్మరించబడుతుంది రేటు మోనోటోనిక్ విశ్లేషణలో కాంటెక్స్ట్ స్విచింగ్ను నిర్వహించడానికి మా పరిష్కారం యొక్క విధి ఏమిటంటే టాస్క్ ప్రీమిప్షన్స్ ఎప్పుడు జరుగుతుందో మరియు అప్పుడు టాస్క్ ప్రీమిప్షన్ కూడా జరిగినప్పుడు మనం కాంటెక్స్ట్ స్విచ్ సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి తక్కువ ప్రాధాన్యత కలిగిన పని నడుస్తున్నప్పుడు టాస్క్ ప్రీమిప్షన్ సంభవిస్తుంది మరియు తరువాత అధిక ప్రాధాన్యత కలిగిన పని వచ్చినప్పుడు ఇక్కడ అధిక ప్రాధాన్యత కలిగిన పని తక్కువ ప్రాధాన్యత కలిగిన పనిని ముందస్తుగా పూర్తి చేస్తుంది మరియు అత్యధిక ప్రాధాన్యత కలిగిన పని పూర్తయినప్పుడు మళ్ళీ తక్కువ ప్రాధాన్యత కలిగిన పని దాని అమలును తిరిగి ప్రారంభిస్తుంది ఇక్కడ మళ్ళీ కాంటెక్స్ట్ స్విచ్ ఉంది చెత్త సందర్భంలో ప్రతిసారీ ఒక పని వచ్చినప్పుడు అది చాలావరకు ఒక కాంటెక్స్ట్ స్విచ్కు కారణం కావచ్చు ఎందుకంటే నడుస్తున్న పని కాంటెక్స్ట్ స్విచ్ అవుతుంది మళ్ళీ అది పూర్తయినప్పుడు ఒక సందర్భ స్విచ్ ఉండవచ్చు కాని మనం దీనిని సులభంగా చూడగలిగినట్లుగా ఇది చాలా సాంప్రదాయిక విశ్లేషణ అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతిసారీ తక్కువ ప్రాధాన్యత కలిగిన పని నడుస్తుందని మరియు మనం ఊహించినట్లు ప్రాధాన్యత పని వచ్చినపుడు కాంటెక్స్ట్ స్విచ్ ఉంటుంది కానీ కొన్నిసార్లు అధిక ప్రాధాన్యత కలిగిన పని నడుస్తుందని మరియు తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వస్తుందని మనం పట్టించుకోలేదు కాంటెక్స్ట్ స్విచ్ ఉండదు కానీ నిజ సమయ వ్యవస్థలలో మన విశ్లేషణలన్నీ సంప్రదాయవాద విశ్లేషణలు మనం చెత్త కేసును చూస్తాము మరియు చెత్త కేసు విశ్లేషణ చేస్తాము అందువల్ల ఈ సమయం నుండి ఒక పని వచ్చినప్పుడు అది 2 కాంటెక్స్ట్ స్విచ్లకు కారణమవుతుందని మనం అనుకుంటాము మొదట రన్నింగ్ టాస్క్ కాంటెక్స్ట్ స్విచ్ మరియు వచ్చే టాస్క్ రన్నింగ్ ని తీసుకుంటుంది రెండవది విధి పూర్తయిన తర్వాత అప్పటికే సందర్భం మారినది మరియు దాని పరుగును తిరిగి ప్రారంభిస్తుంది అందువల్ల ప్రతి పని రాకకు 2 కాంటెక్స్ట్ స్విచ్లు ఉంటాయి దీన్ని అర్థం చేసుకున్నప్పుడు కాంటెక్స్ట్ స్విచ్ ఓవర్ హెడ్స్ తీసుకోవటానికి సమాధానం చాలా సులభం అవుతుంది ప్రతి పని ఉదాహరణ అంటే ప్రతి ఉద్యోగానికి దాదాపు 2 కాంటెక్స్ట్ స్విచ్లు ఉంటాయని మనం అనుకుంటాము ఇది అమలు చేయడం ప్రారంభించినప్పుడు ప్రస్తుతం అమలు చేస్తున్న పనులను మరియు అది పూర్తయినప్పుడు ముందుగానే చేస్తుంది కాంటెక్స్ట్ స్విచ్ సమయం స్థిరంగా ఉందని అప్పుడు worst case లో కాంటెక్స్ట్ స్విచ్ సమయం c మిల్లీసెకన్లు అని అనుకుంటారు అందువల్ల పనుల యొక్క ప్రతి సందర్భానికి అమలు సమయానికి 2c జోడించడం ద్వారా కాంటెక్స్ట్ స్విచింగ్ యొక్క ప్రభావాన్ని తీసుకోవచ్చు ఈ ప్రభావంలో మనం ఈ పనిని ప్రతి పని యొక్క అమలు సమయం 2c ద్వారా పెంచే చోట ఒకటిగా మారుస్తాము కాని అప్పుడు వారు ఎప్పుడూ సందర్భం లేని అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన పనులు ఏ పనిని మార్చవు అని చూస్తే అప్పుడు 2c పరిగణనలోకి తీసుకుంటే ప్రశ్న తలెత్తుతుంది ఇది 1c కావచ్చు ఏమీ నడుస్తున్నట్లు లేదు మరియు అది అమలు చేయడం ప్రారంభించింది కానీ అప్పుడు మనం చెత్త కేసు విశ్లేషణ చేస్తున్నాము మరియు ప్రతి పనికి మనం దానిని 2c కి పెంచుతాము ఉదాహరణకు మనకు 3 టాస్క్లు T1 T2 T3 ఉన్నాయి మరియు వాటి అమలు సమయం 10 25 మరియు 50 మిల్లీసెకన్లు మరియు గడువుతో పాటు కాలాలు వరుసగా 50 150 మరియు 200 మిల్లీసెకన్లు మరియు తరువాత సందర్భ స్విచ్ సమయం 1 మిల్లీసెకన్ మరియు టాస్క్ సెట్ షెడ్యూల్ చేయగలదా లేదా అని తనిఖీ చేయాలి కాంటెక్స్ట్ స్విచ్చింగ్ సమయాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి మనం ప్రతి పని యొక్క అమలు సమయాన్ని 2 మిల్లీసెకన్లు పెంచాలి ఈ విధంగా మన కొత్త టాస్క్ సెట్ 10 25 మరియు 50 నుండి 12 27 మరియు 52 మిల్లీసెకన్లు అవుతుంది 12 మిల్లీసెకన్లు 50 మిల్లీసెకన్ల కన్నా తక్కువ ఇక్కడ టాస్క్ T1 కి అత్యధిక ప్రాధాన్యత ఉంది మరియు ఇది షెడ్యూల్ చేయదగినది ప్రతి అమలు ఉదాహరణకి 2 కాంటెక్స్ట్ స్విచ్ తీసుకున్న తర్వాత రెండవ పని కోసం దాని 27 మిల్లీసెకన్లు తనిఖీ చేస్తున్నప్పుడు అధిక ప్రాధాన్యత కలిగిన పని 3 సార్లు మరియు ms గా రావచ్చు మరియు అందువల్ల T2 షెడ్యూల్ చేయదగినది ఇది టాస్క్ T3 కోసం కూడా షెడ్యూల్ చేయదగినది సందర్భం మారిన తర్వాత మనం దాని 52 మిల్లీసెకన్లను తనిఖీ చేయాలి మరియు ఇది వారు తీసుకునే రెండు అధిక ప్రాధాన్యత పనులు అయినటువంటి అమలు సమయం మరియు వ్యవధి అందువల్ల ఇది షెడ్యూల్ చేయదగినది worst case స్విచ్ సమయంలో మనం పరిగణించే సరళీకృత భావనలు క్రింద కాంటెక్స్ట్ స్విచ్ సమయాన్ని పరిశీలిస్తే మరియు ఈ 2 కాంటెక్స్ట్ స్విచ్ల కోసం ప్రతి పని రాక కూడా ఉంటుందని భావించబడుతుంది దీని కింద మనం ఒక ఆచరణాత్మక పరిస్థితి కోసం ఒక విశ్లేషణ చేసాము కింది టాస్క్ సెట్ షెడ్యూల్ చేయగలదా లేదా అని తనిఖీ చేయడానికి ఈ క్రింది సమస్య ఉంటుంది మనకు ఇక్కడ మూడు వేర్వేరు పనులు ఉన్నాయి T1 T2 T3 వేర్వేరు అమలు సమయాలతో 10 5 9 ms మరియు కాలాలు 50 20 30 ms చెత్త సందర్భంలో కాంటెక్స్ట్ స్విచ్ ఓవర్ హెడ్ 1 మిల్లీసెకన్లు మరియు ఇది 11 7 మరియు 12 అవుతుంది అని భావించబడుతుంది అయితే దీని ప్రభావం 2 మిల్లీసెకన్ల వరకు పెరుగుతుంది అప్పుడు అధిక ప్రాధాన్యత కలిగిన పనులు మరియు పని యొక్క ప్రాధాన్యతల గురించి ప్రశ్న తలెత్తుతుంది వ్యవధిని చూస్తే T2 కి అతి తక్కువ కాలం ఉందని మరియు దీనికి అత్యధిక ప్రాధాన్యత ఉందని కనుగొనబడింది అందువల్ల టి 2 కి ప్రాధాన్యత 1 టి 3 కి ప్రాధాన్యత 2 మరియు టి 1 కి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది కొన్ని tasks లు చాలా క్లిష్టమైనవి అయిన మరొక పరిస్థితిని పరిశీలిద్దాం కాని అది తక్కువ పని కాదు ఎందుకంటే ఇది కొన్ని పనుల కన్నా పెద్దది కాబట్టి సాధారణ రేటు మోనోటోనిక్ ప్రియారిటీ అసైన్మెంట్లో ఉన్న పరిస్థితిని నిర్వహించడానికి ప్రశ్న తలెత్తుతుంది మనం ప్రాధాన్యతలను కేటాయిస్తాము మరియు సంభవించిన పౌన పున్యం లేదా పునరావృత కాలంపై తక్కువ వ్యవధిలో అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది అధిక కాలంతో కూడిన కొంత పనికి చాలా క్లిష్టత ఉందని మనకు తెలుసు అప్పుడు ఈ పరిస్థితి ఎలా నిర్వహించబడుతుందనేది ప్రధాన ఆందోళన దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మన షెడ్యూల్ సామర్థ్యం ఫలితాలను నిరుపయోగంగా చేస్తుంది ఒక టాస్క్ పీరియడ్ 100 మరియు మనం దానిని ప్రాధాన్యత 1 గా కేటాయిస్తే 20 50 మొదలైన ఇతర పనులు ఉన్నప్పుడు మరియు వాటికి తక్కువ ప్రాధాన్యత ఇస్తే లియు లేలాండ్ మరియు లియు లెహోజ్కీ ప్రమాణం మొదలైనవి ఉపయోగించడం కష్టం అటువంటి సమస్యల కోసం షా మరియు రాజ్ కుమార్ ప్రతిపాదించిన పరిష్కారం 1989 లో పీరియడ్ ట్రాన్స్ఫర్మేషన్ పద్దతిగా పిలువబడుతుంది క్లిష్టమైన పనికి ఎక్కువ కాలం లేదా దాని సంభవించే పౌనపున్యం తక్కువగా ఉన్న పరిస్థితులను నిర్వహించడానికి ఇది ప్రామాణిక సాంకేతికత క్లిష్టమైన పనిని చిన్న ఉప పనులుగా విభజించడం ఇక్కడ ప్రధాన ఆలోచన ఇక్కడ అభౌతికంగా ఉప విభజన చేయవచ్చు లేదా కోడ్ ని తీసేయకుండా విభజించడం ప్రారంభించవచ్చు ఇది కేవలం విశ్లేషణ కోసం మాత్రమే దాని అమలు సమయం పరిగణించబడుతుంది మరియు ఇది k భాగాలుగా విభజించబడింది మరియు ప్రతి భాగం నడుస్తుందని భావించబడుతుంది మరియు దాని గడువు ఇది 2 భాగాలుగా జారీ చేయబడితే మరియు పని అమలు సమయం 50 మరియు వ్యవధి 100 అప్పుడు అవి వాస్తవానికి 2 పనులు అని భావించబడతాయి అమలు సమయం 25 మరియు కాలం 50 గా ఉంటే దాని ప్రాధాన్యత పెరుగుతుంది మరియు లియు లేలాండ్ మరియు లియు లెహోజ్కీ ఫలితాలు ఇప్పటికీ వర్తిస్తాయి అందువల్ల విధి విభజన మరియు కోడ్ కూడా మార్పు అనేది చేయకుండా సంభావిత స్థాయిలో జరుగుతుంది ఉదాహరణకు మనకు 2 టాస్క్లు ఉన్నాయని అనుకుందాం మరియు T1 కి ప్రతి 20 మిల్లీసెకన్లకు 5 మిల్లీసెకన్లు అవసరమని మరియు T2 కి ప్రతి 30 మిల్లీసెకన్లకు 8 మిల్లీసెకన్లు అవసరమని అనుకుందాం మరియు T2 అనేది క్లిష్టమైన పని అని అనుకుందాం మరియు అందువల్ల T1 ఖాతాలో గడువును కోల్పోకూడదు ఇక్కడ T2 కి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అటువంటి సందర్భంలో T2 లో T2a మరియు T2b అనే 2 పనులు ఉంటాయి ప్రతి ఒక్కటి అమలు సమయం 4 మరియు సమయ పరిమితి 50 గా ఉంటుంది దీని తరువాత రేటు మోనోటోనిక్ విశ్లేషణ ఫలితాలను ఉపయోగించవచ్చు నియమిత కాలము చెప్ప లేని మరియు చెదురుమదురు పనులను ఎలా నిర్వహించాలి అనేది తదుపరి ప్రశ్న నియమిత కాలము చెప్ప లేని పనులు యాదృచ్చికంగా వచ్చే పనులు అని తెలిసినప్పటికీ వాటికి గడువు లేదు అయితే అప్పుడప్పుడు చేసే పనులు యాదృచ్ఛికంగా వస్తాయి కాని కొంత గడువును కలిగి ఉండాలి చెదురుమదురు పనులకు ప్రాధాన్యతలు ఇస్తే మన రియల్ టైమ్ షెడ్యూలర్ నిరుపయోగంగా ఉంటుంది ఎందుకంటే చాలా స్లాట్లు ఖాళీగా ఉంటాయి ఎందుకంటే అప్పుడప్పుడు పనులు యాదృచ్ఛికంగా వస్తాయి మరియు ఇది సిస్టమ్ సాధారణ ఆవర్తన పనులను షెడ్యూల్ చేయలేని పరిస్థితికి దారితీయవచ్చు విపరీతమైన పనులు యాదృచ్ఛికంగా దగ్గరి నుండి సంభవించవచ్చు కాబట్టి తక్కువ ప్రాధాన్యత కలిగిన పనులు వాటి గడువును కోల్పోయేలా చేస్తుంది కాబట్టి దీనికి పరిష్కారం అపెరియోడిక్ సర్వర్ టెక్నిక్ ఇంకా అపెరియోడిక్ సర్వర్ గురించి చర్చించబడాలి మరియు రేటు మోనోటోనిక్ ఫ్రేమ్వర్క్లోని చెదురుమదురు మరియు అపెరియోడిక్ పనులను ఎలా నిర్వహించాలో తరువాతి ఉపన్యాసంలో చర్చించుకుందాం Thank you very much